ఫంక్షన్ పొటెన్షియల్తో కదులుతున్న పార్టికల్ యొక్క ష్రోడింగర్ సమీకరణాన్ని పరిష్కరించిన తరువాత ఇప్పుడు నేను విభిన్న పొటెన్షియల్ లను పరిగణించి వివరిస్తాను తదుపరి సంభావ్యతను మేము పరిమిత పెట్టెగా పరిగణిస్తాము దీని ద్వారా మీరు ఉద్దేశించినది ఏమిటంటే ఈ పొటెన్షియల్ ఈ ఆకారంలో పొడవు L వరకు పొటెన్షియల్ 0 ని కలిగిఉంటుంది దాని బయట కొంత V0 ని కలిగిఉంటుంది కాబట్టి ఇది పరిమిత పెట్టె మరియు మీరు ఈ పొటెన్షియల్లో మాస్ m తో కణం కదులుతున్న సందర్భంలో ష్రోడింగర్ సమీకరణాన్ని పరిష్కరించాలనుకుంటున్నాము ఇది మేము ఇప్పటికే పరిష్కరించిన అనంతమైన పెట్టె సందర్భానికి విరుద్ధంగా ఉంది అందులో L పొడవు తర్వాత ఉన్న నిర్దిష్ట ప్రాంతం వెలుపల సంభావ్యత కి వెళుతోంది ఇక్కడ V 0 మరియు దాని వెలుపల V ఉంది కాబట్టి ఈ అంచుల వద్ద వేవ్ ఫంక్షన్ 0గా తీసుకోబడింది మేము దీనిని x0 xLగా తీసుకున్నప్పుడు వేవ్ ఫంక్షన్ సరిహద్దు పరిస్థితిని సంతృప్తిపరిచింది ఆ 00 మరియు L 0 ఈ సందర్భంలో మన శక్తి ఐగెన్ వాల్యూస్ ఎలా ఉంటాయి నేను శక్తి ఐగెన్ విలువలని ఎడమవైపు వ్రాస్తున్నాను Enn222mL2 వేవ్ ఫంక్షన్లు 0 మరియు L మధ్య పరిమితమైనవి దీనితో పోలిస్తే ఇప్పుడు మనం చేసినది బాక్స్ యొక్క ఎత్తును పరిమితంగా తీసుకుంటాము మరియు పరిష్కారాలు ఎలా మారతాయో మరియు శక్తికి ఏమి జరుగుతుందో చూద్దాం కాబట్టి నేను ఈ పరిమిత పరిమాణ పెట్టె 0 మరియు Lను తీసుకున్నప్పుడు నేను దానిని సౌష్టవంగా చేస్తే నా సమస్యని సులభతరం చేయగలను అదే పెట్టె నేను 0 వద్ద ఉంచబోతున్నాను కాబట్టి ఇది x0 మరియు నేను దాని వద్ద సిమెట్రికల్ గా సౌష్టవంగా ఉంచుతాను నేను దానిని ఎక్కడైనా ఉంచి పరిష్కరించగలను కానీ ఇది పరిష్కారాన్ని సులభతరం చేస్తుంది పరిష్కార స్వభావం సరిగ్గా అలాగే ఉంటుంది ఫంక్షన్ లు సరిగ్గా అలాగే ఉంటాయి శక్తి అనేది గణితశాస్త్ర పరంగా సమస్యని సులభతరం చేస్తుంది సరిగ్గా అన్నీ అలాగే ఉంటాయి కాబట్టి బాక్స్ మైనస్ L2 నుండి L2 వరకు విస్తరించి ఉంటుంది మరియు ఈ ప్రాంతం వెలుపల ఉన్న ఎత్తు V0 కాబట్టి నేను దీన్ని గణిత రూపంలో x విలువ L2 L2 మధ్య ఉన్నప్పుడు Vx0 మరియు xL2 ఉన్నప్పుడు Vx V0 అవుతుంది మరియు మధ్యలో ఒక బౌవుండరీ ఉంటుంది మేము బౌండ్ స్టేట్స్ కోసం చూస్తున్నాము వేవ్ ఫంక్షన్ x→±∞ అయినప్పుడు ψ→0 అవుతుంది కాబట్టి xL2 ఉన్న ప్రాంతాలలో వేవ్ ఫంక్షన్ తప్పనిసరిగా x యొక్క ఫంక్షన్గా క్షీణిస్తుంది మనం ఇప్పుడు ష్రోడింగర్ సమీకరణాలను వ్రాసి దీనిని పరిష్కరిద్దాం ఇక్కడ నా సంభావ్యత ఉంది దాన్ని మళ్లీ రాయనివ్వండి ఇది x0 ఇది L2 ఇక్కడ L2 ఉంది x విలువ L2 నుండి L2 మధ్య ఉన్నప్పుడు ష్రోడింగర్ సమీకరణం 22md2dx2VxψEψ ఈ విధంగా మారుతుంది xL2 ఉన్న ప్రాంతాలలో 22mψ0 అవుతుంది V0E అయితే ఈ సమీకరణం ψ e2m2V0 Ex అవుతుంది x0 అయినప్పుడు నేను గుర్తును పరిగణించడం ద్వారా వేవ్ ఫంక్షన్ ని క్షీణించేలా చేయవచ్చు ప్రతికూల వైపు అనగా x0 అయినప్పుడు ఇందులో నేను ప్లస్ గుర్తు ఎంచుకొని e2m2V0 Ex x విలువ ∞ వైపు వెళ్లినప్పుడు వేవ్ ఫంక్షన్ క్షీణిస్తుంది బౌండ్ స్టేట్ లో V0E లేకపోతే స్టేట్ అనేది బౌండ్ గా ఉండదు EV0 అయితే మీరు ఎక్స్పోనెన్షియల్ పవర్లో ఒక i ఉన్నందువలన అది L2 లేదా L2 ప్రాంతాల వెలుపల పరిష్కారాన్ని ఆసిలేటరీగా మారుస్తుందని మీరు చూడవచ్చు అది బౌండ్ స్టేట్ కి ఆమోదయోగ్యం కాదు బౌండ్ స్టేట్ లో V0E గా ఉండాలి కాబట్టి ఇప్పుడు మనకు ఏమి ఉంది పరిమిత ఎత్తు V0 శక్తితో కూడిన ఈ బాక్స్ని మేము కలిగి ఉన్నాము అది బౌండ్ స్టేట్ కోసం ఇక్కడ మధ్యలో ఎక్కడో ఉండాలి మరియు దాని కోసం వేవ్ ఫంక్షన్ ఈ వైపు క్షీణిస్తుంది మరియు ఈ వైపు క్షీణిస్తుంది కుడి వైపున వేవ్ ఫంక్షన్ e 2m2V0 Ex గా ఎడమ వైపున వేవ్ ఫంక్షన్ e2m2V0 Ex గా అవుతుంది మధ్యలో ఇది సరళ కలయికగా ఉంటుంది కాబట్టి x మేము xL2 అయినప్పుడు Ae 2m2V0 Ex అని రాయవచ్చు x L2 అయినప్పుడు B Ae2m2V0 Ex X విలువ L2 నుండి L2 మధ్య ఉన్నప్పుడు ఇది వీటి సరళ కలయిక CexDe x కి సమానం బ్రాకెట్ లోపల 2mE2 ఉంది ఇప్పుడు మీరు నన్ను ఒక ప్రశ్న అడగవచ్చు బౌండ్ స్థితికి E0 ఎందుకు సాధ్యం కాదు ఇది సాధ్యమవుతుందా నేను దానిని ఎందుకు కలిగి ఉండలేను మరియు ఈ ప్రశ్నకు నేను మీ కోసం సమాధానం ఇస్తాను సాధారణ మార్గంలో E0 అయితే మీరు కొన్ని షరతులను సంతృప్తి పరచలేరు కాబట్టి మీరు ఆలోచించడానికి నేను దానిని వదిలివేస్తున్నాను మేము ప్రాంతం xL2 కోసం పరిష్కారాన్ని కనుగొన్నాము మరియు మేము కనుగొన్నది ఏమిటంటే బౌండ్ స్టేట్కి పరిష్కారం శక్తి EV0 మరియు కుడి వైపున పరిష్కారం క్షీణించాలి దానిని చూపనివ్వండి కుడి వైపున x L2 అయినప్పుడు పరిష్కారం క్షీణించాలి ఎందుకంటే అది చాలా దూరం తర్వాత 0 ని చేరుకుంటుంది ఎడమ వైపున కూడా పరిష్కారం క్షీణించాలి ఇక్కడ e 2m2V0 Ex గా క్షీణిస్తుంది మరియు ఎడమ వైపున పరిష్కారం e2m2V0 Ex గా క్షీణిస్తుంది వీటి మధ్యలో పరిష్కారం ఏమిటి దానిపై దృష్టి పెడదాం కాబట్టి మధ్యలో నాకు 22md2dx2 మరియు సంభావ్యత 0 మరియు 0 Ex0 లేదా 2m2Eψ0 ని కలిగి ఉన్నాను ఇప్పుడు E అనేది 0 కంటే ఎక్కువగా ఉండాలి మరియు బౌండ్ స్థితికి 0 కంటే తక్కువగా ఉంటుందని నేను పేర్కొంటున్నాను E0 ఎందుకు సాధ్యం కాదు అనే ప్రశ్న నేను మీకే వదిలేస్తున్నాను మీరు సమీకరణం యొక్క పరిష్కారాన్ని పరిశీలించి వేవ్ ఫంక్షన్ ద్వారా సంతృప్తి చెందాల్సిన పరిస్థితులను సంతృప్తి పరచడానికి ప్రయత్నించారు మరియు E0 ఎందుకు సాధ్యం కాదో మీరు చూస్తారు ప్రస్తుతానికి మేము ఆ బౌండ్ స్టేట్ కి V0E0 గా తీసుకుంటాము ఈ సమీకరణం ψ ei2mE2x లేదా e i2mE2x అని పరిష్కారం చాలా స్పష్టంగా ఉంది నేను దీన్ని వాస్తవ రూపంలో కూడా ఇలా రాయగలను 2mE2x లేదా 2mE2x cos x అనేది ei2mE2x మరియు e i2mE2x యొక్క సరళ కలయిక sin అనేది కూడా వీటి సరళ కలయిక కానీ మధ్యలో మైనస్ గుర్తు ఉంటుంది నేను దానిని ఎలాగైనా రాయగలను కాబట్టి ఇది నా ψ ఇప్పుడు నేను అన్ని ప్రాంతాలలో పరిష్కారాన్ని కనుగొన్నాను కాబట్టి దానిని రాస్తాం xL2 అయినప్పుడు xAe2m2x xL2 అయినప్పుడు xBe2m2x కి సమానం మరియు xL2 అయినప్పుడు సరళ కలయిక Ccos 2mE2x Dsin 2mE2x కావచ్చు మళ్లీ రాస్తాను ఇప్పుడు ఈ కణం x0 వద్ద ఉన్న పెట్టె మధ్యలో మరియు అంచులు L2 మరియు L2 వద్ద ఉన్న పెట్టెలోxL2 అయినప్పుడు xAe αx xL2 అయినప్పుడు Beαx కి సమానం ఇక్కడ α2m2 మరియు L2xL2 అయినప్పుడు Ccos βx Dsin βx కి సమానం ఇవే పరిష్కారాలు ఇప్పుడు వేర్వేరు పాయింట్ల వద్ద సరిహద్దులను సరిపోల్చడం ద్వారా నేను A B C మరియు Dలను కనుగొనగలను కానీ నేను మెరుగ్గా చేయగలను ఇప్పుడు ψ అనేది లేదా ψకి సమానం అవుతుందనే వాస్తవాన్ని ఉపయోగించి నేను నిజానికి AB మధ్య సంబంధాన్ని వెంటనే కనుగొనగలను నేను ఇంతకు ముందు చెప్పినట్లుగా బౌండరీలను సరిపోల్చడం ద్వారా నేను చేయగలను నాకు అదే సమాధానం వస్తుంది ఇప్పుడు పొటెన్షియల్ని x0 వద్ద కేంద్రీకరించి సంభావ్యత సమరూపంగా మారడం ద్వారా నేను కొన్ని బీజగణితం అనవసరమైన గణిత దశలను తగ్గించగలను కాబట్టి దీని ద్వారా నాకు AB లేదా A B అని తెలుస్తుంది AB నాకు సౌష్టవాన్నిసిమెట్రిక్ ψ ని ఇస్తుంది అంటే ψψ మరియు మరొకటి నాకు యాంటీ సిమెట్రిక్ ψ ని ఇస్తుంది అంటే ψ ψ కాబట్టి ఒక సమయంలో వాటిపై దృష్టి పెడదాం కాబట్టి మనం A B తీసుకుందాం అంటే నేను సిమెట్రిక్ తీసుకుంటున్నాను కాబట్టి నేను xL2 కి xAe αx ని కలిగి ఉన్నాను x L2 కి Aeαx కి సమానం α2m2 కి సమానం ఇప్పుడు సిమెట్రిక్ సొల్యూషన్ కోసం నేను కలిగి ఉన్న Ccos βx Dsin βx కలయికను చూద్దాం రెండింటి మధ్య సౌష్టవంగా ఉండే ఏకైక ఫంక్షన్ కొసైన్ కాబట్టి ఇది |x|L2 అయినప్పుడు కొసైన్ C βx లేదా β2mE2 అవుతుంది E 0 అని గుర్తుంచుకోండి యాంటీ సిమెట్రిక్ వేవ్ ఫంక్షన్ ఎలా ఉంటుంది కాబట్టి యాంటీ సిమెట్రిక్ వేవ్ ఫంక్షన్ కోసం వ్రాద్దాం దాని కోసం నేను A Bని కలిగి ఉన్నాను కాబట్టి xL2 అయినప్పుడు ψ Ae αx అవుతుంది xL2 అయినప్పుడు Aeαx అవుతుంది మరియు xL2కి కొంత స్థిరమైన Dβx అవుతుంది ఎందుకంటే x0 తో సైన్ అనేది యాంటీ సిమెట్రిక్ వేవ్ ఫంక్షన్ ఇప్పుడు సమీకరణాలను పరిష్కరించి మన సమాధానాలను పొందుదాము కాబట్టి నేను మొదట సిమెట్రిక్ ని పరిశీలిస్తాను వేవ్ ఫంక్షన్ సౌష్టవంగా ఉన్నందున నేను ఒక వైపు మాత్రమే పరిస్థితులను సంతృప్తి పరచాలి మరొక వైపు స్వయంచాలకంగా సంతృప్తి చెందుతుంది కాబట్టి కొసైన్ ఫంక్షన్ని క్రమపద్ధతిలో చూపనివ్వండి కాబట్టి ఇది మధ్యలో నాన్ జీరోగా ఉంటుంది మరియు మీరు దూరంగా వెళ్లే కొద్దీ నశించిపోతుంది క్షీణిస్తుంది ఇది మరొక విధంగా ఫంక్షన్ తక్కువగా ఉంటుంది ఇది ఇలా కూడా ఉండవచ్చు ఇవి బౌండరీస్ ఇది ఇలా కూడా ఉండవచ్చు కానీ సౌష్టవంసిమెట్రికల్ గా ఉంటుంది మరియు దిగువ వైపున ఉన్న అధిక కొసైన్ యొక్క కలయిక ఇది ఇప్పుడు అనంతమైన పెట్టెతో పోలిస్తే ఈ వేవ్ ఫంక్షన్ విస్తరించింది కాబట్టి నేను దీన్ని వ్రాస్తాను ఇన్ఫినిటీ బాక్స్ వేవ్ ఫంక్షన్తో పోలిస్తే వేవ్ ఫంక్షన్ విస్తరించింది నేను చూపిన ఇన్ఫినిటీ బాక్స్ వేవ్ ఫంక్షన్ ఇక్కడ చాలా పరిమితం చేయబడింది ఇక్కడ పరిమితం చేయబడింది ఇది మరింత విస్తరించినట్లయితే ఇది మరింత విస్తరించబడుతుంది అంటే అనిశ్ఛితి సూత్రం ప్రకారం ప్రస్తుత సమస్య లో అనంతమైన పెట్టె విషయంలో x కంటే పరిమిత పెట్టెలో x ఎక్కువగా ఉంటుంది దీనర్థం అనంతమైన పెట్టె లో p అనేది పరిమిత పెట్టెలో p కంటే ఎక్కువగా ఉంటుంది ఇది తక్షణమే పరిమిత పెట్టెకు Ekinetic అనంతమైన పెట్టె లో Ekinetic కంటే తక్కువగా ఉందని సూచిస్తుంది మరియు శక్తిలో ఎక్కువ భాగం కైనెటిక్ కనుక ఇప్పుడు శక్తి కొంచెం తగ్గినట్లు మీరు చూస్తారు ఇది అనిశ్చితి సూత్రం యొక్క అభివ్యక్తి ఇప్పుడు మనం శక్తిని ఎలా నిర్ణయిస్తాము కాబట్టి శక్తి సరిహద్దు పరిస్థితుల ద్వారా నిర్ణయించబడుతుంది మేము ఇప్పటికే ψx →0 అని తనిఖీ చేసాము

ఇది ఇప్పటికే పూర్తయింది వేవ్ ఫంక్షన్ మరియు బౌండరీ వద్ద నిరంతరంగా ఉండటం మాత్రమే మిగిలిన బౌండరీ పరిస్థితి కాబట్టి దీని అర్థం ఏమిటి అంటే ఈ పరిమిత పెట్టెలో బౌండరీలు ఎక్కడ ఉన్నాయి బౌండరీలు xL2 లేదా x L2 వద్ద ఉన్నాయి కాబట్టి నేను ఇప్పటికే పరిగణించిన వేవ్ ఫంక్షన్ యొక్క సిమెట్రిక్ మరియు యాంటీ సిమెట్రిక్ స్వభావం కారణంగా నేను ఒక వైపు దీనిని సంతృప్తి పరచినట్లయితే మరొక వైపు స్వయంచాలకంగా సంతృప్తి చెందుతుంది కాబట్టి xL2 ఉన్నప్పుడు L2 యొక్క పరిష్కారం xL2 ఉన్నప్పుడు L2 యొక్క పరిష్కారం కి సమానంగా ఉంటుంది మనం ఆ ఫంక్షన్లను వీటిలో ఉంచినట్లయితే నేను C βL2 Ae αL2 ని కలిగి ఉండబోతున్నాను అది సమీకరణ సంఖ్య 1 మరియు xL2 ఉన్నప్పుడు L2 యొక్క పరిష్కారం xL2 ఉన్నప్పుడు L2 యొక్క పరిష్కారం కి సమానంగా ఉంటుంది తద్వారా Cβsin βL2 αAe αL2 అవుతుంది అది నా సమీకరణ సంఖ్య 2 ఈ రెండు సమీకరణాలు నాకు శక్తిని ఇవ్వడానికి సరిపోతాయి కాబట్టి దీని నుండి మనకు ఏమి లభిస్తుందో చూద్దాం మనకు Ccos βL2 Ae αL2 మరియు βC βL2 αAe αL2 బౌండరీ కండిషన్ లు ఉన్నాయి నేను ఇక్కడ ఈ మైనస్ గుర్తును రద్దు చేయగలను కాబట్టి ఇది సమీకరణం 1 మరియు సమీకరణం 2 ఇప్పుడు మీరు ఇక్కడ αL2 కి ప్రత్యామ్నాయం చేస్తే ఇది αC βL2 అవుతుంది కాబట్టి నా దగ్గర βCsin βL2 αCcos βL2 ఉంది C రెండు వైపుల నుండి రద్దు చేయబడుతుంది మరియు నేను tan βL2 కలిగి ఉన్నాను అందువలన సరిహద్దు పరిస్థితుల నుండి ఉత్పన్నమయ్యే పరిస్థితి మొత్తం అంతా చక్కగా కనిపించేలా చేయడానికి రెండు వైపులా L2 తో గుణించనివ్వండి βL2tan βL2 αL2 ఈ సమయంలో నేను మీకు గుర్తు చేస్తాను α2m2 మరియు β2mE2 మరియు E0 నేను దీనిని βL2 అని పిలుస్తాను కొన్ని ఫంక్షన్ లు X tanX Y ఇది శక్తిని పొందడానికి మనం పరిష్కరించాల్సిన సమీకరణం మేము దీనిని ఎలా పరిష్కరిస్తాము కాబట్టి పరిష్కారం యొక్క స్వభావాన్ని అర్థం చేసుకోవడానికి మేము X tanX Y సమీకరణాన్ని గ్రాఫికల్గా పరిశీలిస్తాము ఇప్పుడు XαL2 2m2 L2 కాబట్టి X2L222mV02 2mE22mV02L22 కూడా ఉంది ఇది L222mV02 Y2 అవుతుంది కాబట్టి X2Y2 ఇది 2mV02L22 స్థిరాంకం అవుతుంది కాబట్టి గ్రాఫికల్గా నేను X వర్సెస్ Y ని ప్లాట్ చేయాలనుకుంటే ఇది 2 గా ఉండనివ్వండి అప్పుడు నేను ఈ గ్రాఫ్ని Xtan X గా కలిగి ఉన్నాను మరియు నాకు X0 Y0 X2Y2 C కొంత స్థిరాంకం అంటే C 2mV02L22 కాబట్టి X వర్సెస్ Y ఈ గ్రాఫ్ లాగా కనిపిస్తుంది ఇది X2Y2 C కొంత స్థిరాంకం కి సమానం క్రాస్ సెక్షన్ నాకు పరిష్కారం ఇస్తుంది కాబట్టి పరిష్కారం ఈ ప్రత్యేకమైన X దీనిని X0 అని పిలుద్దాం తదుపరి వక్రరేఖ ఇలా ఉంటుంది ప్రతికూల వైపు లెక్కించబడదు కాబట్టి ఇది ముగిసింది ఇది లెక్కించబడదు ఎందుకంటే X మరియు Y 0 కంటే ఎక్కువగా ఉండాలి X మరియు Y 0 కంటే ఎక్కువగా ఉండవలసి ఉన్నందున లెక్కించబడుతుంది కాబట్టి ఒక పరిష్కారం ఖచ్చితంగా హామీ ఇవ్వబడుతుందని మీరు ఇప్పుడు చూస్తారు కాబట్టి Xtan X Y కోసం ఒక పరిష్కారం ఖచ్చితమైనది ఆకుపచ్చ వక్రరేఖ xtan x 0 గుండా వెళుతుంది మరియు సర్కిల్ ఎల్లప్పుడూ దానిని కత్తిరించబోతోంది కాబట్టి ఇది ఎల్లప్పుడూ ఉంటుంది కాబట్టి దీనర్థం కనీసం ఒక బౌండ్ స్టేట్ ఎల్లప్పుడూ ఉంటుంది మీరు V0 మరియు L22 ని పెంచితే నేను పెద్ద గా ఉన్న వృత్తాన్ని పొందుతాను కాబట్టి నేను V0L24 ని పెద్దదిగా చేస్తే నేను రెండవ స్థితిని పొందగలను కానీ V0 పెద్దదిగా ఉండాలి L2 పెద్దదిగా ఉండాలి లేదా V0L22 కలయిక పెద్దదిగా ఉండాలి అని హామీ లేదు కాబట్టి నేను పరిష్కారాన్ని చూసినప్పుడు మనం ముగించేది ఇది మొదటిది మరొకటి నుండి మొదలవుతుంది మరియు నేను y అనేది x యొక్క ఫంక్షన్ అని చూస్తే ఈ పరిష్కారం సౌష్టవమైన పరిష్కారం అయితేనే ఇతర పరిష్కారం వస్తుంది V0L24 లేదా V0L2 లేదా పెద్దగా ఉంటేనే ఇలా వస్తుంది కాబట్టి కొన్నిసార్లు మీరు V0L2 సంభావ్య బలాన్ని కొలుస్తుందని కూడా చెబుతారు కాబట్టి క్వాంటం మెకానిక్స్లో సంభావ్యత యొక్క బలం దాని ఎత్తుపై మాత్రమే కాకుండా అది ఎంత వరకు విస్తరించబడిందనే దానిపై కూడా ఆధారపడి ఉంటుంది ఇది అర్థవంతంగా ఉంటుంది ఎందుకంటే సంభావ్యత యొక్క గోడలు మరింత దూరంగా ఉంటాయి డెల్టా x పెద్దదిగా మారబోతోంది మరియు కైనెటిక్ ఎనర్జీ చిన్నదిగా మారబోతోంది మరియు అందువల్ల మరింత బౌండ్ స్థితులు ఉంటాయి ఎందుకంటే అదే సంభావ్యత ఇప్పుడు మరిన్ని స్టేట్స్ లో లేదా మద్దతునిస్తుంది ఎందుకంటే వాటికి తక్కువ కైనెటిక్ ఎనర్జీ ఉంటుంది ఇప్పుడు యాంటీ సిమెట్రిక్ వేవ్ ఫంక్షన్ ఎలా ఉంటుంది ఈ సందర్భంలో xψ అని గుర్తుంచుకోండి కాబట్టి ఈ సందర్భంలో నేను xL2 ఉన్నప్పుడు xA e αx అవుతుంది మరియు xL2 ఉన్నప్పుడు C sin βx ఉంటుంది C లేదా D కొంత స్థిరంగా ఉంటుంది కాబట్టి ఇది L2 ఇప్పుడు పరిష్కారం యొక్క స్వభావం మారుతుంది మరియు సరిహద్దు వద్ద xL2 నేను వేవ్ ఫంక్షన్తో సరిపోలితే దాని డెరివేటివ్ నేను శక్తిని పొందబోతున్నాను కాబట్టి నా దగ్గర xL2 ఉన్నప్పుడు xA e αx మరియు ఇది xL2 ఉన్నప్పుడు e Csin βx కి సమానం కాబట్టిL2 నిరంతరంగా ఉండటం వలన A e αL2Csin βL2 ని సూచిస్తుంది మరియు L2 నిరంతరంగా ఉండటం వలన A e αL2C βcos βL2 ని సూచిస్తుంది ఇది సమీకరణం 1 ఇది సమీకరణం 2 ఈసారి మీరు రెండు సమీకరణాలను కలిపితే మీకు లభించేది Xcot X Y మళ్లీ ఇక్కడ మునుపటిలాగా XβL2 మరియు YαL2 ఈ సమీకరణం యొక్క పరిష్కారం X cot X Y ఈ సమీకరణం యొక్క పరిష్కారాన్ని మనం ఇంతకు ముందు చేసినట్లుగా X Y గ్రాఫికల్గా పొందవచ్చు మరి అది ఎలా జరుగుతుందో చూద్దాం కాబట్టి నేను Xtan X ని ప్లాట్ చేస్తే ఇది X2 వద్ద ఊపందుకున్న విధంగా క్రమపద్ధతిలో వెళుతోంది ఇది X మరియు Xcot X ఈ సమయంలో 0 అవుతుంది కాబట్టి ఇది Xtan X X X ఇలా ఉంటుంది మరియు Xπ వద్ద ఎక్కువగా పెరుగుతుంది మరియు ఇక్కడ నుండి మళ్ళీ నేను Xtan X ని పొందుతాను ఇది Xcot X Y అనేది X యొక్క ఫంక్షన్గా ఎలా ఇవ్వబడిందో గుర్తుంచుకోండి ఇది నా Y ఇది X Y అనేది X యొక్క ఫంక్షన్ సర్కిల్ల ద్వారా ఇవ్వబడుతుంది కాబట్టి విభజనలు నాకు పరిష్కారాలను ఇస్తాయి కాబట్టి ఒక పరిష్కారం ఎల్లప్పుడూ హామీ ఇవ్వబడుతుంది కాబట్టి మేము ఇంతకు ముందు వ్యాఖ్యానించినట్లుగా ఒక సౌష్టవమైన పరిష్కారం ఎల్లప్పుడూ హామీ ఇవ్వబడుతుంది అయినప్పటికీ నేను మరింత కట్టుదిట్టమైన స్థితులు కావాలంటే మనం ముందుగా V0L2 గా నిర్వచించిన సంభావ్యత యొక్క బలం పెరగాలి కాబట్టి X2Y22m2 V0L24 సమీకరణాన్ని గుర్తుంచుకోండి V0L24 పెద్దదిగా మారినట్లయితే అంటే ఈ ఎరుపు వృత్తాల వ్యాసార్థం పెద్దదిగా మారుతుంది మరియు మరిన్ని స్థితులు వస్తాయి మొదటి స్థితి సిమెట్రిక్ గా ఉందని గమనించండి తర్వాత మళ్ళీ సిమెట్రిక్ స్థితిని పొందుతాను ఆపై యాంటీ సిమెట్రిక్ స్థితిని పొందుతాను ఆపై నేను మళ్లీ సిమెట్రిక్ స్థితిని పొందుతాను తదుపరిది యాంటీ సిమెట్రిక్గా ఉంటుంది కాబట్టి స్థితులు అత్యల్ప శక్తిలో సౌష్టవానికి మధ్య పల్టీలు కొడతాయి తదుపరి అధికం యాంటీ సిమెట్రిక్ తదుపరి అధికం మళ్లీ సిమెట్రిక్ మరియు మొదలైనవి రాబోయే రెండు స్థితులు రెండు బౌండరీస్ ఉండాలంటే నాకు కావాల్సిన కనీస బలం ఏమిటి కాబట్టి దాని కోసం వృత్తం యొక్క వ్యాసార్థం మరో స్థితి బౌండ్ అయి ఉండాలంటే X2Y2 విలువ 2 కంటే ఎక్కువగా ఉండాలి దాని అర్థం ఏమిటంటే 2m2 V0L24 అనేది 24 కంటే ఎక్కువగా ఉండాలి లేదా V0L2 అనేది 222m కంటే ఎక్కువగా ఉండాలి ఆ పరిస్థితిలు అలా ఉంటే నాకు రెండు మరింత బౌండ్ స్థితిలు ఉంటాయి నేను దానిని పెద్దదిగా చేస్తే మరింత బౌండ్ స్థితిలు వస్తాయి కాబట్టి ఈ సందర్భంలో మనం చెప్పగలిగేది ఏమిటంటే ఒక స్క్వేర్ చదరపు వెల్ పొటెన్షియల్ లేదా ఫినిట్ వెల్ పొటెన్షియల్లో ఒక బౌండ్ స్టేట్ ఎల్లప్పుడూ సంభావ్యత యొక్క బలాన్ని కలిగి ఉంటుంది V0L2 ద్వారా ఇవ్వబడిన దానిని రాస్తాం V0L2 పెరిగే కొద్దీ మరింత ఎక్కువ బౌండ్ స్థితులు కనిపిస్తాయి కాబట్టి ఈ ఉపన్యాసాన్ని ముగించడానికి ముందు సంగ్రహంగా చెప్పాలంటే మేము 1Dలో పరిమిత వెల్ పొటెన్షియల్లో కదులుతున్న కణం కోసం ష్రోడింగర్ సమీకరణాన్ని పరిష్కరించాము రెండవది ఒక బౌండ్ స్థితి ఎల్లప్పుడూ అటువంటి సంభావ్యతలో ఉంటుంది మరియు బలం V0L2 పెద్దదిగా మారడం వల్ల సిమెట్రిక్ యాంటీ సిమెట్రిక్ సిమెట్రిక్ యాంటీ సిమెట్రిక్ సీక్వెన్స్తో మరింత బౌండ్ స్థితిని ఇస్తుంది కాబట్టి మేము దీనితో ఇక్కడ ముగిస్తున్నాము తదుపరి ఉపన్యాసంలో ఇప్పుడు మనం సంఖ్యా పద్ధతులను ఉపయోగించి మరింత సంక్లిష్టమైన పొటెన్షియల్స్ కోసం 1D ష్రోడింగర్ సమీకరణాన్ని ఎలా పరిష్కరించాలో చూస్తాము